హలో డిజైన్ థింకింగ్ కు తిరిగి స్వాగతం ఈ రోజు డిజైన్ థింకింగ్ యొక్క మొదటి మాడ్యూల్ మీకు బోధించడానికి నేను చాలా సంతోషిస్తున్నాను ఇది చాలా ముఖ్యమైన మాడ్యూల్ ఇది చాలా చక్కని డిజైన్ థింకింగ్ యొక్క కేంద్ర భాగం మీరు దీన్ని అర్థం చేసుకుంటారు ఇతర విషయాలు అర్థం అవుతాయి లేదా కాబట్టి డిజైన్ థింకింగ్ యొక్క కేంద్ర భాగం అనేది ఎంపథైస్ ఎంపతి లేదా ఎంపథైస్అని పిలుస్తారు కాబట్టి ఎంపథైస్ లో అది మిమ్మల్ని మీరు వేరొకరి బూట్లలో అలంకారికంగా ఉంచడం మీరు వేరొకరి మనస్సులోకి ప్రవేశించి వారు ఏమి చేస్తున్నారో ఆలోచించండి కాబట్టి ఎంపతి యొక్క ఒక మార్గం మీరే ఆ అనుభవంలోకి వెళ్లి ఓహ్ ఇది వారు అనుభవిస్తున్నది మరియు మీరు బాహ్యంగా ఉన్నట్లుగా వ్రాసి ఉంచండి కాబట్టి మీరు రెండు పాత్రలు చేయాల్సి ఉంటుంది మరొకరి సహాయం తీసుకోవడం ద్వారా ఒక జట్టుగా ఏర్పడటం ద్వారా కూడా అర్థం అవుతుంది కాబట్టి ఆ వ్యక్తి మీ అనుభవాన్ని గమనిస్తాడు లేదా మరొక విధంగా అర్ధంచేసుకుంటాడు కాబట్టి ఈ రెండు పాత్రలను క్రమబద్ధీకరించడం సులభం మీకు మరొక వ్యక్తి లేకపోతే మీరు మీరే చేయగలరు కాని అది మీ కోసం డబుల్ పని అవుతుంది కాబట్టి ఎంపతి అనేది మీ స్వంత దానిలాగా మరొకరి అనుభవాన్ని అనుభవించడం కాబట్టి ఉదాహరణకు ideo com అనే ఈ సంస్థ నుండి నేను మీకు రెండు ఉదాహరణలు ఇస్తాను ideo అనేది డిజైన్ థింకింగ్ సంస్థ ఒక వెబ్సైట్లో లేదా వారి వీడియోలలో చదివినట్లు నాకు గుర్తున్న సందర్భాలలో ఒకటి 'ఎమర్జెన్సీ రూమ్ రోగులకు మనము ఎలా సహాయం చేయగలం ' అని గుర్తించడానికి వారు ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఎమర్జెన్సీ రూమ్ అనేది ట్రామా కేర్ అంబులెన్స్ వస్తుందని మీకు తెలుసు మరియు రోగిని వీల్డ్ స్ట్రెచర్పై తిప్పారు మరియు వారికి వెంటనే శ్రద్ధ అవసరం కాబట్టి ఈ అనుభవాన్ని అనుభవిస్తున్న ఈ వ్యక్తులకు మనము ఎలా సహాయం చేయగలం కాబట్టి మీరు ఊహించే మొదటి మెట్టు ఈ అనుభవాన్ని మనం పొందగలమా అని చూడటం దానిలోని గాయం భాగం గుండా వెళ్ళకుండానే కాని కనీసం వారు వీలైనంతవరకు అనుభూతిని అనుభవిస్తున్నారు సులభమైన మార్గం ఏమిటంటే వారిని ఇంటర్వ్యూ చేసి మీరు తెలుసుకోగలరా అని చూడటం వారి అనుభవం ఎలా ఉందనే దాని గురించి కొన్ని సత్యాలను వెలికి తీయడం మరియు అది ఒక మార్గం మీరు గమనించవచ్చు కానీ ఐడియో బృందం "లేదు మనము దీన్ని మరింత హత్తుకునేలా చేస్తాము" అని అన్నారు కాబట్టి ఐడియో బృందానికి చెందిన వ్యక్తి ఏమి చేసాడు ఇక్కడ వారి ఆలయం పక్కన ఉన్న కెమెరాలో వీడియో కెమెరాలో పట్టీ వేసిఈ వ్యక్తి తానే అనుభవిస్తున్నట్లు మొత్తం విషయాన్ని రికార్డ్ చేశాడు కాబట్టి ఈ వ్యక్తి మిగతా హాస్పిటల్ బృందానికి చెప్పినది ఏమిటంటే అతను రోగులలో ఒకడు అని నటించడం మరియు మీకు తెలిసిన మొత్తం రోగి లాగ నటించడం కాబట్టి అతను వీల్డ్ అంబులెన్స్ నుండి దిగాడు మరియు నేను ఇంతకు ముందే మీకు చెప్పినట్లుగా మొత్తం విషయం రికార్డ్ చేయబడింది అందువల్ల అతన్ని అంబులెన్స్ నుంచి ఎమర్జెన్సీ రూమ్ లోకి తిప్పారు మరియు అతన్ని స్ట్రెచర్ నుంచి మంచం వారి ప్రధాన మంచానికి బదిలీ చేశారు అక్కడ వైద్యులు మరియు పరిచారకులు వచ్చి రోగిని చూసుకుంటారు కాబట్టి వారు మొత్తం సమయం నటించారు ఇది ఎంత సమయం పట్టిందో నాకు తెలియదు కాని అది ఎలా వస్తుంది అతను మొత్తం విషయాన్ని రికార్డ్ చేశారు మరియు ఆసక్తికరంగా అతను 'సరే ఇప్పుడు నేను ఈ అనుభవాన్ని అనుభవించాను కెమెరా చూసినదాన్ని చూడాలనుకుంటున్నాను 'మరియు వారు మొత్తం వీడియోను చూశారు వారు మొత్తం వీడియోను ప్లే చేసారు మరియు వీడియో ఎమర్జెన్సీ రూమ్ పైకప్పుపై రికార్డ్ చేసినట్లు ఎక్కువ సమయం కనుగొన్నారు సరేనా కాబట్టి ఒక రోగి ఏమి చేస్తాడు మరియు వారు వింటున్నది ఏమిటంటే ఎవరో వారిపై ఆపరేషన్ చేయడం లేదా వారిని ఆపరేషన్ చేయడం వారు ఏమి మందులు ఇస్తున్నారు ఏ ఇంజెక్షన్లు చేస్తారు కానీ రోగి మొత్తం ప్రక్రియలో చూసే ఎక్కువ సమయం పైకప్పు బహుశా చాలా చాలా బాధాకరమైన అనుభవం కానీ పైకప్పు దాన్ని దిగడానికి వారు ఏమి చూస్తారు కాబట్టి ఈ మొత్తం అనుభవం ద్వారా వారికి ఇది కీలకమైన అంతర్దృష్టి వారు చూసేదంతా పైకప్పు అయినప్పుడు మనం దాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో చూడటం అది సమస్య ప్రకటన కావచ్చు మొత్తం గాయం అనుభవాన్ని తగ్గించడానికి ఈ వ్యక్తి జీవితాన్ని మెరుగుపరచడానికి మీరు ఆసక్తికరమైన పరిష్కారాలతో ముందుకు రావచ్చు కాబట్టి కానీ మనకు ఇది పని చేయాల్సిన అవసరం ఉందని గుర్తించడం చాలా ముఖ్యం కాబట్టి ఎంపతి దానిలో కీలకమైనదిగా ఏర్పడింది ఐడియో వారి బ్లాగులో లేదా వారి వీడియోలో కూడా పంచుకున్న రెండవ కథ మళ్ళీ ఆరోగ్య సంరక్షణ కేసు వారు సీనియర్ సిటిజన్ కు సహాయం చేయాలనుకున్నారు సీనియర్ సిటిజన్ అంటే 60 ఏళ్ళ వయస్సు కంటే నేను ఊహించిన దానికంటే ఎక్కువ ఒక వృద్ధుడు ని చూడటానికి 'నేను వారి రోజువారీ జీవితంలో వారి జీవితానికి ఎలా సహాయం చేయగలను ' అత్యవసర కేసు కాదు కానీ రోజువారీ జీవిత విధమైన కేసు కాబట్టి వారు 60 ఏళ్ల మధ్యలో ఒక మహిళను పిలిచారు మరియు వారు 'మామ్Ma'am మేము మీకు సహాయం చేయడానికి ఏదైనా చేయగలమా మేము ఈ డిజైన్ బృందం నుండి వచ్చాము మీ జీవితాలను ఇష్టపడే వారిని మంచిగా మార్చడానికి మేము ప్రయత్నిస్తున్నాము కాబట్టి మేము మీకు సహాయం చేయగలిగేది మీరు ఎదుర్కొంటున్నారా 'కాబట్టి ఆ మహిళ చెప్పిన మొదటి విషయం ఏమిటంటే' ఓహ్ నా జీవితం ఖచ్చితంగా బాగుంది నేను బాగా ఉన్నాను మీరు నిజంగా నాకు సహాయం చేయగలిగేది ఏమీ నా దగ్గర లేదు ' కాబట్టి ఈ కుర్రాళ్ళు అవును సమాధానం విన్నారు కాని అది నిజమే అని వారికి నమ్మకం లేదు కాబట్టి ఈ వ్యక్తి మామ్ను అడిగారు మేము వచ్చి మిమ్మల్ని సందర్శించగలమా మీ వాతావరణంలో మిమ్మల్ని గమనించవచ్చు చుట్టూ ఎవరూ లేనట్లుగా మీరు జీవితాన్ని గడపండి మేము గోడపై మాత్రమే ఉంటాము మీరు మీ జీవితంలో ముందుకు వెళ్ళేది మేము గమనిస్తాము కాబట్టి వారు వెళ్ళారు మరియు ఆవిడ అవును అని ఒప్పుకున్నారు ఎప్పుడైనా రండి నాకు కొంత ఖాళీ సమయం ఉన్నప్పుడు మీరు నడుస్తూ నన్ను గమనించవచ్చు మీకు సహాయం చేయడానికి నేను చాలా సంతోషంగా ఉంటాను కాబట్టి టీమ్ మొత్తం నోట్స్ కెమెరా మొదలైన సామాగ్రితో వెళ్లారు కాబట్టి వారు ఈ లేడీ ఇంటికి వెళ్లి మేము ఈ బృందానికి చెందినవారమని మరియు మేము మీకు సహాయం చేయాలనుకుంటున్నామని వారు ఫోన్ ద్వారా చెప్పిన అదే మాట చెప్పారు మేము లేనట్లుగా జీవితాన్ని కొనసాగించండి కాబట్టి ఆమె పగటిపూట ఏమి చేసినా ఆమె తన జీవితాన్ని కొనసాగిస్తుంది మరియు ఒక సమయంలో ఆమె మందులు తీసుకోవలసి వచ్చింది కాబట్టి ఈ లేడీ వారి నివేదికలో వివరించినట్లు లేదు నేను ఇక్కడ చేసినట్లుగా ఆర్థరైటిక్ రోగిని నేను ఊహిస్తున్నాను కాబట్టి ఆమె వేళ్లు వంకరగా ఉన్నాయి మరియు ఆమె వస్తువులను బాగా పట్టుకోలేకపోయింది ఆమె ఆరోగ్య పరిస్థితి అలాంటిది కాబట్టి ఆమె మెడిసిన్ బాటిల్ తీసుకుంది మరియు ఈ మెడిసిన్ బాటిల్ చైల్డ్ ప్రూఫ్ కొన్ని దేశాలలో వారు దీనిని చైల్డ్ ప్రూఫ్గా కలిగి ఉన్నారు అంటే సాధారణ తిప్పటం మరియు తెరవడం పనిచేయదు మీరు పై నుండి దానిపై నొక్కి ఆపై దాన్ని తిప్పాలి కాబట్టి దీనికి కొంచెం నైపుణ్యం అవసరం పిల్లలు దీనిని గుర్తించలేకపోతున్నారు పిల్లలు దీన్ని గుర్తించరు అని నాకు సందేహం ఉంది అయితే ఏమైనప్పటికీ దీన్ని పెద్దలు మాత్రమే తెరవగలుగుతారు దీనిని గుర్తించిన వారు పైన నొక్కడం మరియు తెరవడం కాబట్టి స్పష్టంగా ఆమె పరిస్థితితో ఆమె అలా చేయలేకపోయింది గాని "సరే నొక్కడం" తెరవడం మరియు దానిని పట్టుకోవడం ఆమె తేలికపాటి చిన్న హాక్సా తీసుకొని బాటిల్స్ మెడను కత్తిరించి మందులను బయటకు తీయడానికి మెడిసిన్ బాటిల్ తెరిచింది కాబట్టి ఇది పరిష్కరించడానికి విలువైన సమస్య కాకపోతే ఇంకేముం ది అని బృందం గమనించింది కాబట్టి వారు దానిని పరిష్కరించడానికి మరియు లేడీకి సహాయం చేయడానికి తమను తాము తీసుకున్నారు కాబట్టి పరిశీలన ద్వారా ఈ లేడీ సహాయం చేస్తుందని వారు కనుగొన్నారు ఆమెకు ఇక్కడ సహాయం అవసరమని ఆమె చెప్పలేకపోయింది బహుశా ఆమె అలా చేయలేదు కానీ ఆమె మెడిసిన్ బాటిల్ను తెరవడానికి మేము ఎలా సహాయపడతామో దాని గురించి ఆలోచించేది మనకు డిజైన్ థింకింగ్ చెప్తుంది కానీ అది ఇంకా చైల్డ్ ప్రూఫ్ గా ఉండాలని గుర్తుంచుకోండి కాబట్టి దీన్ని తెరవడానికి ఇది చాలా తేలికగా ఉండాలి అటువంటి పరిస్థితి ఉన్నవారు కూడా దీన్ని తెరవగలగాలి కాని పిల్లలు దీనిని గుర్తించి దాన్ని తెరిచి ఇబ్బందుల్లో పడకూడదు కాబట్టి ఇడియోపై కూడా ప్రచురించబడిన సందర్భం ఇది మరియు పరిశీలన ద్వారా ఎంపతిని ప్రదర్శించవచ్చు ఒకటి మీ ద్వారా వెళ్ళడం రెండవది పరిశీలన ద్వారా కాబట్టి ఈ మొత్తం ఎంపతి ఏమిటో ప్రారంభించడమే నిజంగా తెలుసుకోవడం ప్రజలు నిజంగా ఏమి చేస్తున్నారో అర్థం చేసుకోవడం మరియు దీనికి ఎంపతి అవసరం కాబట్టి ఇది నిజంగా ఇక్కడ మన ప్రయాణంలో మొదటి అడుగు మరియు అతి ముఖ్యమైన దశ కాబట్టి ఐడియు బృందం లేడీతో చేసింది ఏమిటంటే వారు నిజంగా ఏమి కోరుకుంటున్నారో ఆ మేరకు మనకు జ్ఞానోదయం కలిగించదు ఎందుకంటే కొన్నిసార్లు ప్రజలు దీన్ని బాగా వ్యక్తీకరించగలుగుతారు మరియు అది మీకు మంచిది మీరు దానిని గమనించవచ్చు కాని చాలా సార్లు కస్టమర్లు లేదా నిజంగా సహాయం అవసరమైన వ్యక్తులు ఆ నిబంధనలలో దానిని వ్యక్తపరచలేకపోతున్నారని మనము కనుగొన్నాము కాబట్టి ఇది మనం గమనించే అంతరం కాబట్టి వ్యక్తీకరించబడని అవసరాలను వెలికి తీయడానికి దృశ్య పద్ధతిని నేర్చుకోవడం నిజంగా త్వరగా మరియు సులభం నిజంగా మీరు మరియు నేను త్వరగా పికప్ చేయగలిగేది ఏదో కావాలి మరియు అది దృశ్యమానంగా ఉండాలి తద్వారా అది ఏమిటో వ్యక్తీకరించడానికి ఎక్కువ భాష అవసరం లేదు ఇది ఇప్పుడు అవసరం మరియు కస్టమర్ జర్నీ మ్యాపింగ్ అని పిలుస్తారు ఇది చాలా సరళమైన టెక్నిక్ మరియు ఇంటర్వ్యూ ఆధారిత స్టిక్కీ నోట్ టెక్నిక్ మీ కస్టమర్ ఎవరైనా ప్రయాణించే మొత్తం ప్రయాణాన్ని మ్యాప్ చేయడానికి మీరు ఉపయోగించవచ్చు కాబట్టి ఇది స్టిక్కీ నోట్ ఆధారితమైనది అనగా ఆ గమనికలు తాత్కాలికంగా అతుక్కుంటాయి మరియు మీరు దాన్ని తీసివేయవచ్చు దాన్ని తరలించవచ్చు తద్వారా మీ బృందం కొత్త సమాచారం గుర్తించినప్పుడు మీరు నిజంగా ఒక స్టిక్కీ నోట్ను జోడించవచ్చు మీ అవగాహన మెరుగుపడటంతో విషయాలను కదిలించవచ్చు కాబట్టి ఈ విధంగా మీరు నిజంగా సహాయం అవసరమైన వారిని ట్రాక్ చేస్తున్నారు ఇది స్టిక్కీ నోట్ కాబట్టి మీరు చిన్న విజువల్స్ కూడా గీయవచ్చు దీన్ని పొందడానికి మీరు నిష్ణాతులైన కళాకారుడిగా ఉండవలసిన అవసరం లేదు కాబట్టి నేను నా మీద పనిచేసిన కేస్ స్టడీకి ఒక సాధారణ ఉదాహరణ ఇస్తాను నగరంలో నేను 2 చక్రాల వాహనాలు నడిపే చాలా మంది వ్యక్తులతో నివసిస్తున్నాను 2 చక్రాల వాహనాలు ముఖ్యంగా వారు తమ తలను దుమ్ము నుండి వేడి నుండి కాలుష్యం నుండి పొగను పీల్చకుండా కప్పడానికి ప్రయత్నిస్తున్నారు కాని వారు తల రక్షణ పరికరాన్ని హెల్మెట్ ని ధరించరు కాబట్టి సూర్యరశ్మికి కాలుష్యానికి ధూళికి గురికాకుండా నిరోధించడానికి మీరు ఈ చర్యలన్నింటినీ తీసుకుంటున్నారని నాకు తెలుసు కాని మీరు హెల్మెట్ ధరించడానికి తీసుకునే 5 సెకన్ల ప్రాథమిక సమయం తీసుకోరు కాబట్టి ఇది నిజంగా నన్ను చికాకు పెట్టే విషయం నేను ఎవరిని సంప్రదించినా నేను వారికి చెప్పేది అబ్బాయిలు హెల్మెట్ ధరించి ముందుకు సాగండి ఇది సురక్షితం కాదు మిగతా అందరూ సురక్షితంగా ప్రయాణించారని మీరు ఊహిస్తున్నారు కాబట్టి మీరు హెల్మెట్ ధరించాలి అదే నేను ప్రజలకు చెప్పేది నా ఉద్దేశ్యం అది కేవలం ఎక్స్టర్నల్ ఎంపతి అవును నేను 2 చక్రాల వాహనాలు చేసాను నేను హెల్మెట్ ని ఉపయోగిస్తాను కాని ప్రజలు ఏమి చేస్తున్నారు నేను ఈ కోణం నుండి చూడాలనుకుంటున్నాను మరియు ఎవరో ప్రయాణిస్తున్న ఆ ప్రయాణాన్ని మ్యాప్ చేయడానికి నేను ఈ కస్టమర్ జర్నీ మ్యాపింగ్ను ఉపయోగిస్తాను కాబట్టి మిసెస్ అవ్ని అనే కాల్పనిక వ్యక్తిత్వం యొక్క కస్టమర్ జర్నీ మ్యాప్ యొక్క ఉదాహరణ ఇక్కడ ఉంది సరే ఇక్కడ మీరు సమాధానం చెప్పే మొదటి ప్రశ్న చూస్తే ఈ సందర్భంలో మీరు నిజంగా ఎవరికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు వారికి కల్పిత పేరు ఇవ్వండి నేను శ్రీమతి అవ్నిని కలవలేదు ఇది ఒక కల్పిత పేరు అని నాకు తెలియదు నా ఇంటర్వ్యూలలో నేను కలిగి ఉన్న పరస్పర చర్యల ఆధారంగా ఆమె ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉండవచ్చో నేను వ్రాసాను బహుశా 35 ఏళ్ల తల్లి ఆమె పాత్ర మరియు ప్రత్యేక భౌగోళికంగా చూపిస్తుంది ఈ వ్యక్తి ఎలాంటి ప్రయాణం చేస్తుందో మీరు ఊహించుకోవడం చాలా ముఖ్యం మరియు వారు చేస్తున్నకార్యాచరణ ఏమిటి పని చేసే ఒక సాధారణ తల్లి కాబట్టి ఇది వారు చేసే సాధారణ కార్యాచరణ కాబట్టి నేను పని చేయడానికి మూడు దశల అమ్మలను ముందు సమయంలో మరియు తరువాత పరిశీలించబోతున్నాను కాబట్టి మనము చూస్తాము చూడవలసిన మొదటి అడుగు వారి ప్రయాణానికి ముందు ఇక్కడ అమ్మ మరియు నాన్న పిల్లలు మరియు తమ కోసం భోజనం ప్యాక్ చేస్తారు కాబట్టి వారు చేసే మొదటి దశ ఇది నా పరిశీలనలో ఇదే వచ్చింది ఆమె చేసిన రెండో దశ తన పిల్లలను పాఠశాలకు కూడా సిద్ధం చేయడం కాబట్టి వారు భోజనం ప్యాక్ చేసిన తర్వాత వారు పాఠశాలకు సిద్ధంగా ఉండాలి మరియు తరువాత వాటిని పంపించాలి అప్పుడు మాకు వేదిక వస్తుంది ఇక్కడ కీలకమైన దశ ఏమిటంటే కండువా ధరించడం సూర్యరశ్మి మరియు కాలుష్యం నుండి వారిని రక్షించేది మరియు తరువాత హెల్మెట్ ధరించడం వారు హెల్మెట్ ధరించే కేసును నేను ఊహిస్తున్నాను మనము ఇప్పుడు కొన్ని అంశాలను పరిశీలించామని మీరు గమనించినట్లయితే ఈ వ్యక్తి ఎవరు మరియు వారు ఏమి చేస్తున్నారు అనేదానికి ఆధారాన్ని ఏర్పాటు చేసే మొదటిది ఇదే కార్యాచరణకు ముందు ఈ సమయ స్థితి ఇక్కడ ఉంది మీరు ప్రారంభించడానికి 1 2 మరియు 3 కలిగి ఉండవచ్చు కానీ మీరు దాని కంటే చాలా ఎక్కువ కలిగి ఉండవచ్చు ఇది ఒక వ్యక్తి కార్యకలాపాన్ని ప్రారంభించగల కనిష్ట స్థాయి గమనించదగ్గ మరో అంశం వారి భావోద్వేగ స్థితి ప్రజలు బహుళ భావోద్వేగ స్థితులతో ఒకే పద్ధతిని చేశారు నేను ప్రారంభిస్తాను వారు సంతోషంగా ఉన్నారా వారు బాధ పడుతున్నారా లేదా వారు ఏమీ అనుభూతి చెందారు ఈ సందర్భంలో తల్లి పాఠశాలకు సిద్ధమవుతున్నట్లుగా ఆమె సంతోషంగా ఉందా లేదా అని ఆమెకు ఏమీ అనిపిస్తుంది ఇక్కడ ఆమె చాలా సంతోషంగా ఉంది ఎడమ వైపున ఆమె పిల్లలకు భోజనం ప్యాక్ చేస్తోంది 1 కాబట్టి తరువాతి దశ ఈ కార్యాచరణలో ఉంది కాబట్టి ఇది తల్లి చేసే రెండవ దశ మొదట ఆమె వాహనాన్ని గ్యారేజ్ నుండి బయటకు తీస్తుంది దానితో ఎటువంటి భావోద్వేగాలు లేవు ఈ దశలో రెండవ దశ ఆమె సూర్యరశ్మి వేడి మరియు ధూళికి గురయ్యే ట్రాఫిక్లో నడుస్తుంది కాబట్టి నేను వారిని ఇంటర్వ్యూ చేయడానికి మరియు మైదానంలో వాటిని గమనించడానికి ముందు నేను ఈ అమ్మతో పూర్తిగా సానుభూతిని పొందలేదు సూర్యకాంతి గురించి నాకు తెలుసు నాకు దుమ్ము గురించి తెలుసు కాని ట్రాఫిక్ సమయంలో చాలాకాలం హెల్మెట్ ధరిస్తే చాలా వేడి చెమటకు దారితీస్తుంది మీరు హెల్మెట్ ధరిస్తే అది జుట్టు రాలడానికి దారితీస్తుందనే అభిప్రాయం కూడా ఉంది మీకు చెమటలు పట్టడం మరియు జుట్టు రాలడానికి దారితీస్తుందనే విషయంతో సంబంధం ఉన్న వ్యక్తిగత అవగాహన ఉందని నా విద్యార్థులలో ఒకరు గుర్తించారు నా విద్యార్థి ఇంటర్వ్యూ ఆధారిత అవగాహన విశ్లేషణ చేసే వరకు ఈ భాగం గురించి నాకు ఎటువంటి ఆధారాలు లేవు మరియు అవును ఇది నిజం అని ఆమె కనుగొంది ఈ పురాణాన్ని కలిగి ఉన్న చాలా మంది ప్రజలు ఒక పురాణం లేదా నా అధ్యయనంలో భాగం కాదు కానీ అవగాహన నిజం కాబట్టి ఇక్కడ మళ్ళీ తల్లి చాలా చోట్ల ఆగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఆమె బహుశా ఆమె జుట్టు సరిగ్గా సరిపోతుందా అని ఆమె ఆందోళన చెందుతోంది బహుశా ఆమె దుస్తులు ట్రాఫిక్లో తిరిగే అవకాశం ఉంది ఆమె పనికి వెళుతున్నందున ఆమె సరేనని నిర్ధారించుకోవడానికి ఆమె చాలా చోట్ల ఆగాలి ఆమె ఉత్తమంగా కనిపించాలని కోరుకుంటుంది కాబట్టి ఈ సందర్భంలో పరిస్థితిపై మా విశ్లేషణ ఇదే అప్పుడు మనము మూడవ దశకు వెళ్తాము ఇప్పుడు మిసెస్ అవ్ని ఆమె బైక్ను పార్కింగ్ ప్రదేశంలో పార్క్ చేయవలసి ఉంది ఇది మా ఉద్దేశించిన ప్రేక్షకుల నుండి కూడా పెద్దగా స్వీకరించబడదు ఎందుకంటే బైక్ సాధారణంగా కొంచెం బరువుగా ఉంటుంది లేదా స్కూటర్ కొంచెం బరువుగా ఉంటుంది మీరు మళ్ళీ ప్రధాన స్టాండ్ను ఉపయోగించబోతున్నట్లయితే నేను వాటిని మైదానంలో గమనించే వరకు ఇది తెలియదు మళ్ళీ తరువాతి దశ ఇప్పుడు ఆమె హెల్మెట్ మరియు కండువా తీయాలి మరియు బహుశా వాహనం యొక్క ట్రంక్ లోపల ప్యాక్ చేయాలి చివరి దశ ఆమె పనికి నడుస్తుంది ఇప్పుడు ఆమె తన రైడ్ పూర్తయింది వాహనం పని అయిపోయింది మరియు ఇప్పుడు ఆమె పనికి సంతోషంగా వెళ్తుంది కాబట్టి మీరు నా మ్యాప్లో కూడా చూడవచ్చు కాబట్టి ఇది నా ఉద్దేశించిన ప్రేక్షకుల ప్రయాణంగా మనము గుర్తించాము శ్రీమతి అన్వి ఢిల్లీ లో 35 ఏళ్ల తల్లి పగటిపూట పనిచేస్తుంది మరియు డ్రైవింగ్లో ఆమెకు సహాయపడటానికి ఒక సమస్యను పరిష్కరించడానికి నేను ఆసక్తి కలిగి ఉన్నాను కాబట్టి ఇప్పుడు మనము ఆమె ప్రయాణంలో కొన్ని విషయాలు కనుగొన్నాము మనం అడుగులు వేసిన విచారకరమైన ముఖాలన్నింటినీ బయటకు తీయవచ్చు అన్నింటిలో మొదటిది ఆమె పైన కండువా మరియు పట్టీ హెల్మెట్ ధరించడం చాలా కష్టం ఇది మీరు గమనించగల విషయం భారతదేశంలోని ఈ ప్రత్యేక భౌగోళికంలో సూర్యరశ్మి ఆమె చర్మాన్ని తాకుతుంది ఇది సామాజిక కళంకం వేడి చెమటకు కారణమవుతుంది మళ్ళీ నేను జుట్టు రాలడం మరియు దుమ్ము యొక్క అవగాహనగా దీని గురించి రీమార్క్ చేస్తున్నాను బహుశా దుమ్ము అనారోగ్యం శ్వాసనాళ వ్యాధులు లేదా ఒక విధమైన లోపాలను కూడా కలిగిస్తుంది హెల్మెట్తో ఒక భారీ బైక్ను పార్కింగ్ చేయడం కూడా ఒక గమ్మత్తైన వ్యవహారం కాబట్టి నేను ఈ సమస్యలన్నింటినీ గుర్తించాను మా కస్టమర్ జర్నీ మ్యాప్ నుండి ఈ స్టిక్కర్ను తీసివేసాను మరియు ఇప్పుడు మీరు దీన్ని పని చేయాలనుకుంటున్న అంతర్దృష్టులుగా ఉపయోగించవచ్చు ఇక్కడ నా చిట్కా ఏమిటంటే ఒకటి మీరు ఆ సమస్యను తీసేంత నైపుణ్యం కలిగి ఉండాలి మరియు మీరు దాన్ని పరిష్కరించగలరో లేదో చూడండి విస్తృత కోణంలో మీరు అనేక పరిష్కారాలను పొందగలరా సమస్య యొక్క పరిమాణంతో మీరు ప్రభావితం కానంత ఇరుకైనదా కాబట్టి ఇవి ఈ సమస్యలలో దేని గురించి నేను పని చేయాలో గుర్తించడంలో మీకు సహాయపడే కొన్ని చిట్కాలు నేను మొత్తం 3 లో పని చేయాలా నేను 1 మాత్రమే పని చేయాలా నేను 2 కి పని చేయాలా మీరు నైపుణ్యం కలిగినది ఏదైనా చేయగలరా మీ నైపుణ్యంతో మీరు వారికి సహాయం చేయగలరా మీరు ఉద్దేశించిన వినియోగదారు ప్రభావం కోసం చేయటం కొంచం కష్టం మీరు చాలా పరిష్కారాలను ఉత్పత్తి చేయగలిగేంత విస్తృతంగా ఉందా కాబట్టి ఇవి మీరే అడగవచ్చు మరియు ఈ ప్రత్యేకమైన ప్రాబ్లెమ్ సెట్కు సరిపోతుందో లేదో చూడవచ్చు మరియు మీరు సమస్యను ఎంచుకోవచ్చు కాబట్టి నేను ఇటలీలోని ఒక తరగతిలో ఒక ఫీల్డ్లో దీన్ని చేసాను కుడి వైపున నేను కష్టపడి పనిచేస్తున్నాను నా బృందం ఇటలీలో మంచి సమయాన్ని కలిగి ఉన్నారు మీరు కస్టమర్ జర్నీ మ్యాప్ను చూడవచ్చు నేను దీనిని ఉంచడానికి కారణం అదే కాబట్టి కస్టమర్ల నుండి మా పరిశీలనతో మీరు చాలా స్టిక్కీ నోట్లను చూడవచ్చు ఇంకా కొన్ని ఉన్నాయి మనము దానిని అక్కడ ఉంచాలని ఆలోచిస్తున్నాము నేను మొత్తం డిజిటైజ్ చేస్తున్నాను నా ఉద్దేశ్యం వారు కూడా కోర్సులో పనిచేస్తున్నారు కానీ ఇక్కడే మా పరిశీలనలు జరుగుతున్నాయని మీరు చూడవచ్చు మనము కొన్ని సాధారణ పరిశీలనలను సమూహపరిచాము మరియు మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా మీరు దీనితో చాలా వివరంగా చెప్పవచ్చు ఇక్కడ మనము ముందుకు వెళ్ళాము మరియు వాస్తవానికి చాలా మంది వినియోగదారులను వర్గీకరించాము మీరు ఇక్కడ చూడవచ్చు మనము చాలా మంది వినియోగదారులను వివరించాము మనము ఒక నిర్దిష్ట కంపెనీ ఉత్పత్తి యొక్క యాప్ పై పని చేస్తున్నాము మరియు వారు ఈ యాప్ ని ఎక్కడ ఉపయోగిస్తున్నారో చూస్తే మా వినియోగదారులందరి అంతర్దృష్టులను మనము డిజిటలైజ్ చేసి దీని ఆధారంగా మ్యాప్ చేసాము మీరు అటువంటి వివరణాత్మక వ్యాయామం చేయవచ్చు కాని మిసెస్ అవ్ని విషయంలో మనం చూసినట్లుగా ప్రాథమిక ప్రయాణ పటాన్ని కలిగి ఉండాలని నేను ఇంకా గట్టిగా కోరుకుంటున్నాను సరేనా కాబట్టి వ్యక్తిత్వానికి మరొక ఉదాహరణను నేను వివరించబోతున్నాను నా విద్యార్థులలో ఒకరు నగరంలో ఒక మరుగుదొడ్డి లేదా బాత్రూమ్ కోసం వెతుకుతున్న పిల్లలతో ఎవరో ఒకరిని కవర్ చేశారు కాబట్టి ఇది ఆమె 5 సంవత్సరాల బిడ్డతో మధ్య వయస్కుడైన తల్లి యొక్క వ్యక్తిత్వం మరియు భౌగోళికం ఇవ్వబడింది మరియు అన్ని వివరాలు చేయబడతాయి కాబట్టి మీరు దీన్ని ఇంత వివరంగా లేదా సాధారణమైనదిగా ఇక్కడ చూడవచ్చు కస్టమర్ ఆరు దశల ద్వారా ఏమి చేస్తాడో ఆమె వివరించింది ప్రజలు మళ్లీ ఏమి చేస్తున్నారో మీరు స్పష్టంగా చూడవచ్చు మీరు వచనాన్ని చదవవచ్చు మీరు ఇక్కడే వీడియోను స్వల్ప విరామము చదవండి మరియు ఇందులో ఏ వివరాలు ఉన్నాయో చూడవచ్చు సరే ఇప్పుడు ఇది తల్లి పిల్లలతో ప్రయాణిస్తున్న ప్రయాణంలో ఉంది కాబట్టి ఇది మీ కస్టమర్ యొక్క ప్రయాణంలో అందరూ ఏమి చేయవచ్చో చూడటానికి మేము సిద్ధంగా ఉన్నాము మరియు ఇది భావోద్వేగ స్థితికి సంబంధించినది కాబట్టి నా విద్యార్థులలో ఒకరు వివరించిన కస్టమర్ ప్రయాణ పటంకు ఇది మరొక ఉదాహరణ కాబట్టి కస్టమర్ ప్రయాణ పటం నిర్మించడంలో మీరు అనుసరించే కొన్ని సాధారణ దశలు ఉన్నాయి మొట్టమొదటిది ముఖ్యమైనది వయస్సు కలిగి ఉండటం పెద్ద వయస్సు గలవారిని కలిగి ఉండటం వలన మీ కస్టమర్ మీ విలక్షణ కస్టమర్ అనుభవిస్తున్న అనుభవాన్ని తెలుసుకోవడానికి మీ ప్రయత్నాలను కేంద్రీకరించరు కాబట్టి చాలా నిర్దిష్ట వయస్సుతో వెళ్లడం నిజంగా గుర్తించడంలో సహాయపడుతుంది భౌగోళికం చాలా నిర్దిష్ట భౌగోళికం మీ విలక్షణమైన కస్టమర్ను గుర్తించడంలో లేదా నీడతో మీకు సహాయపడుతుంది ఈ రెండూ కస్టమర్ ప్రయాణ పటాన్ని నిర్మించడంలో నేను చాలా ఉపయోగకరంగా ఉన్నాయని కనుగొన్నాను కస్టమర్ ప్రయాణ పటాన్ని వివరించే ఆరు దశలు ఇవి మొదటి చూపులో ఇది చాలా క్లిష్టంగా అనిపించవచ్చు ఇది చాలా క్లిష్టంగా అనిపించవచ్చు కానీ వాస్తవానికి అది కాదు ఇది చాలా సులభం మొదటిది మీ స్వంత అనుభవాన్ని ఉపయోగించడం మీ కస్టమర్ ఏమి చేస్తున్నారనే దానిపై మీ స్వంత దృష్టి మరియు మీ సహచరులను కూడా అడగండి వారి స్వంత అంతర్దృష్టులతో ముందుకు రావాలని మరియు వారందరినీ కాలక్రమానుసారం సమిష్టిగా పేర్చమని చెప్పండి ఇది మొదట తరువాత మరియు తరువాత మరియు మీరు ఇవన్నీ వివరంగా ఉంచవచ్చు కాబట్టి కస్టమర్ అనుభవం యొక్క దశల ద్వారా నేను దీని అర్థం అవి ఉన్నట్లుగా మీరు ఊహించినట్లుగా మరియు ఇక్కడ ఒక చిట్కా ఏమిటంటే ఒక అడుగుకు ఒక స్టికీ నోట్ను ఉపయోగించడం తద్వారా మీరు చాలా దశలను రానివ్వరు మరియు మీరు మీ బృందంతో మరియు మీతో మీ చర్చను కలిగి ఉండటంతో మీరు విషయాలను తెలుసుకోవచ్చు విషయాలను చుట్టుముట్టవచ్చు మరియు ఇది తార్కిక అర్ధమేనా అని చూడవచ్చు ఇది మీ బృందం మీ కస్టమర్ ద్వారా వెళుతున్నట్లయితే సరే కాబట్టి మీరు వాటిని కాలక్రమానుసారం క్రమబద్ధీకరిస్తున్న మూడవ దశ ఇది తరువాత ఇది తరువాత తరువాత ఇది తరువాత మీరు మొదటి దశలో ఏమి చేస్తున్నారు అప్పుడు మీరు ఫీల్డ్లోకి వెళ్లి నిజమైన కస్టమర్లను ఇంటర్వ్యూ చేస్తారు కాబట్టి అది 4 వ దశ అవుతుంది నేను మిసెస్ అవ్ని వద్దకు ఎలా వచ్చానో ఎక్కువ మంది వ్యక్తులను ఇంటర్వ్యూ చేయడం ద్వారా మరియు వారు మా వయస్సు వర్గానికి మరియు భౌగోళిక వర్గానికి సరిపోతుందో లేదో చూడటం ద్వారా మీరు మీ స్వంత వ్యక్తిత్వానికి చేరుకోవచ్చు ఇప్పుడు మీ కస్టమర్ జర్నీ మ్యాప్కు తిరిగి వెళ్లి మీరు కొత్తగా ఏదైనా కొత్త అంతర్దృష్టిని కనుగొన్నారా అని చూడండి "వావ్ నేను దీని గురించి ఆలోచించలేదు నేను కస్టమర్ యొక్క ఒక నిర్దిష్ట వ్యక్తిత్వాన్ని ఊహించుకున్నాను ఈ విధంగా ఉండాలని నేను అనుకున్నాను కాని అవి వాస్తవానికి ఈ విధంగా మారుతున్నాయి కాబట్టి మీరు నిజంగా కొన్ని దిద్దుబాట్లు చేయవచ్చు " మరియు ముఖ్యంగా వారు ఎక్కడ మానసికంగా ఎక్కువగా ఉన్నారో చూడండి అర్థం వారు చాలా సంతోషంగా ఉన్నారు మానసికంగా తక్కువ అర్థం వారు చాలా విచారంగా ఉన్నారు కాబట్టి మీరు సాధారణ స్మైలీ మరియు విచారకరమైన ముఖంతో ప్రారంభించడానికి వాటిని గుర్తించవచ్చు వాటిని మీ స్టికీ నోట్లో తయారు చేయండి మరియు మీరు బాగానే ఉన్నారు మీకు పూర్తి కస్టమర్ ప్రయాణ మ్యాప్ ఉంది సరే ధన్యవాదాలు